నమస్తేప్రాథమిక ఎలక్ట్రికల్ సర్క్యూట్లపై నిర్వహిస్తున్న ఈ కోర్సు యొక్క3వ వారానికిస్వాగతం ఈ రోజు నెట్వర్క్ సిద్ధాంతాలతో మన చర్చను ప్రారంభిద్దాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో సరళ లక్షణాలు మరియు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకొందాము ముందుగా సరళ లక్షణం తో ఉపన్యాసాన్ని ప్రారంభిద్దాం అసలు సరళత అనగా ఏమిటి సరళత అంటే కారణప్రభావాల మధ్య గల సంబంధాన్ని వివరించే మూలకం యొక్క లక్షణం కాబట్టిఇక్కడ కారణం అన్నది మీరు అందించే వోల్టేజ్ లేదా విద్యుత్తు ఇన్పుట్ కావచ్చుదీని వలన మూలకం శక్తిని గ్రహించడం గాని విడుదల చేయటం గాని జరుగుతుంది ఈ ఇన్పుట్ వోల్టేజ్ లేదా కరెంటు సోర్సెస్ అన్నవి సర్క్యూట్ లోపల కొన్ని దృగ్విషయాలను కలిగిస్తున్నాయి అందువలనే మనకు ఒక నిర్దిష్ట మూలకం లో అవుట్పుట్ వోల్టేజ్ లేదా కరెంటు లభించటం జరుగుతుంది ఈ కారణప్రభావాల మధ్య గల సంభందమే సరళ లక్షణం ఈ లక్షణం కేవలము మూలకాల ను నిర్వహించడానికి మాత్రమే కాకుండా రెసిస్టర్లకు కూడా వర్తింపచేయవచ్చును ఎందుకంటె ఈ సరళ లక్షణాన్ని రెసిస్టర్లకు వర్తించటం వలన బాగా అర్ధం అవటం మాత్రమే కాకుండా ఇతర సరళ మూలకాల అయిన ప్రేరకాలు మరియు కెపాసిటర్లను కూడా మనం పరిగణించవచ్చు ఇప్పుడు సరళ లక్షణం అనేది సజాతీయత మరియు సంకలిత లక్షణాలు కలిగి ఉంటుంది అసలు సజాతీయత అన్నది ఇన్పుట్ ను స్థిరాంకం ద్వారా గుణిస్తే అవుట్పుట్ కూడా అదే స్థిరాంకం ద్వారా గుణించబడటం అన్న మాట అంటే ఇన్పుట్ మరియు ఔట్పుట్ రెండూ కూడా సజాతీయతను కలిగి ఉండటం అన్న మాట దీని అర్ధం ఏమిటంటే మనము ఒక స్థిరమైన విలువ K ద్వారా నిర్దిష్ట వోల్టేజ్ ఇన్పుట్ను స్కేల్ చేస్తే తత్ఫలితంగా ఒక నిర్దిష్ట మూలకం అంతటా వోల్టేజ్ లేదా ఆ మూలకం ద్వారా ప్రవహించే కరెంటు గాని అదే స్థిరమైన K విలువతో గుణించబడటం అన్న మాట సరే ఇప్పుడు సరళత ని ఎలా నిర్వచించాలో తెలుసుకొందాము ఉదాహరణకి OHMs సూత్రాన్ని అనుకరించే ఒక రెసిస్టర్ను తీసుకొంటె ఈ సూత్రం ప్రకారము వోల్టేజ్ అన్నది కరెంటు మరియు రెసిస్టర్ ల గుణకారానికి సమానం గా నిర్వచించవచ్చు ఇప్పుడు ఒక వేళ ఈ రెసిస్టర్ గనక సజాతీయత లక్షణాన్ని కలిగి ఉంటే దాని అర్ధం ఏమిటంటే కరెంటు గనక స్థిరమైన విలువ K ద్వారా పెరిగితే వోల్టేజ్ కూడా స్థిరమైన విలువ K ద్వారా పెరగడం జరుగుతుంది ఇందుమూలంగా మనము K I R ను K V కి సమానంగా భావించవచ్చు సంకలిత లక్షణం ఏమి చెబుతుందంటే బహుళఇన్పుట్ ల యొక్క ప్రతిస్పందన అన్నది ఎల్లప్పుడూ కూడా విడిగా వర్తించే అన్ని ఇన్పుట్ ల యొక్క ప్రతిస్పందనల మొత్తం అవుతుంది అన్న మాట ఇప్పుడు ఈ సర్క్యూట్ లో V1 మరియు V2 అనే 2 వోల్టేజ్ సోర్సెస్ ఉంటే అవి రెండు కూడా రెసిస్టర్ R కు విడిగా వర్తించబడతాయి ఇప్పుడు మన దగ్గర ఒక రెసిస్టర్ R వుంది ఒక DC సోర్స్ ను తీసుకుందాం అలాగే మరొక DC సోర్స్ కూడా ఉంది అది ఒక స్విచ్ ద్వారా అనుసంధానించబడింది అనుకుందాం కాబట్టిమన వద్ద వోల్టేజ్ V1 లేదా వోల్టేజ్ V2 కోసం కనెక్ట్ చేయబడిన ఒక స్విచ్ కలదు అన్న మాట ఒక వేళ స్విచ్ గనక వోల్టేజ్ V1 కు కనెక్ట్ అయితే రెసిస్టర్ద్వారాకరెంట్ i1 ప్రవహిస్తుంది మరియుదాని అంతటా ఉంటుంది అలాగే స్విచ్ పాయింట్ 1 నుండి పాయింట్ 2 కి మారితే అప్పుడు వోల్టేజ్ V2 కు అనుసంధానించబడుతుంది ఆప్పుడు కరెంట్ i2ప్రవహిస్తుంది అలాగే వోల్టేజ్ V2 కూడా i2R కి సమానమవుతుంది ఇప్పుడు V1మరియు V2రెండింటినీ ఒకే సారి వర్తింపజేస్తే కరెంట్ అన్నది వ్యక్తిగత వోల్టేజ్ల ద్వారా అందించబడిన వ్యక్తిగత కరెంట్ ల మొత్తము అవుతుంది అంటే V1V2 లేదా V1V2 అన్నది i1Ri2R సమీకరణం అవుతుందన్నమాట కాబట్టి ప్రాథమికంగా సంకలిత లక్షణం అని చెప్పవచ్చు అంటే వ్యక్తిగత వోల్టేజ్ లేదా కరెంట్ వనరులను జోడించినప్పుడు కరెంట్ లేదా వోల్టేజ్ రూపంలో ఉండే తుది రెస్పాన్స్ ను పొందవచ్చు కాబాట్టి ఒక రెసిస్టర్ అన్నది సరళ మూలకం అని చెప్పవచ్చుఎందుకంటె వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క సంబంధం అన్నది సజాతీయతను మరియు సంకలనీయత లక్షణాలను రెంటిని సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఈ లక్షణాలు గల ఎటువంటి సర్క్యూట్ అయినా సరళంగా నే ఉంటుందని చెప్పచ్చు ఇప్పుడు అసలు లీనియర్ సర్క్యూట్ అంటే ఏమిటి లీనియర్ సర్క్యూట్ అన్నది లీనియర్ ఎలిమెంట్స్ లీనియర్ ఆధారిత సోర్సెస్ మరియు స్వతంత్ర సోర్సెస్ గలిగి ఉండును కాబట్టిఒక లీనియర్ సర్క్యూట్ లో ఎప్పుడు కూడా అవుట్పుట్ ఇన్పుట్ లు అన్నవి సరళ సంబందాలు కలిగి ఉంటాయి ఈ సందర్భం లో ఇది సరళమైన సర్క్యూట్ అయినప్పటికీ కూడా దీని యొక్క ఇన్పుట్ అవుట్పుట్ ల సంబంధం సరళం కాకపోవచ్చుఅటువంటప్పుడు సజాతీయత మరియు సంకలితాలను వర్తింపచేయవచ్చా లేదా అన్నది ప్రశ్న కాబట్టి ఒకవేళ ఇన్పుట్ అన్నది వోల్టేజ్ మరియు అవుట్పుట్ అన్నది ఒక రెసిస్టర్ ద్వారా ప్రసరించే పవర్ అయితే వాటి మధ్య సంబంధం ఈ విధంగా pi2Rv2R ఉంటుందన్నమాట ఈ ప్రత్యేక సమీకరణాన్ని గమనిస్తే వోల్టేజ్ పవర్ ల మధ్య సంబంధం సరళంగా లేనందువల్ల ఈ సందర్భంలో రెసిస్టర్ ద్వారా ప్రవహించే పవర్ ని గ్రహించటానికి సజాతీయత మరియు సంకలిత లక్షణాలను వర్తించలేము అన్నమాట అందువల్ల ఈ ప్రత్యేక మాడ్యూల్లో మనం చర్చించే సిద్ధాంతాలు ఏవి కూడా పవర్ కి వర్తించబడవు అన్నమాట సరళ లక్షణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం పైన చూపించిన చిత్రంలోని లీనియర్ సర్క్యూట్ను పరిశీలిస్తే ఈ ప్రత్యేకమైన పెట్టె లోపల చూపబడిన లీనియర్ సర్క్యూట్ యొక్క కాన్ఫిగరేషన్ ఏమిటి అన్నది మనకు తెలియదు కానీ కొంత ఇన్పుట్ vs వర్తించబడిందని మనకు తెలిసు కాబాట్టి రెసిస్టర్ R ద్వారా ప్రవహించే కరెంటు విలువ కనుగొందాము ఇప్పుడు లీనియర్ సర్క్యూట్ లోపల ఎటువంటి స్వతంత్రమైన సోర్స్ లేదనుకొందాము కాబట్టిఇన్పుట్ మూలం vs అయితే మనం కొలిచే అవుట్పుట్ అన్నది లోడ్ రెసిస్టెన్స్ R ద్వారా ప్రవహించే కరెంటు అన్న మాట అటువంటప్పుడు vs10V వర్తింపచేస్తే కరెంటు i2 A లభిస్తుంది ఇప్పుడు మనము పెట్టె లోపల ఏమి ఉందో తెలియని ఒక ప్రయోగాన్ని చేస్తున్నాము అనుకొందాము ఇన్పుట్ టెర్మినల్స్ అంతటా ఒక వోల్టేజ్ సోర్స్ ని వర్తింపజెసి అవుట్పుట్ టెర్మినల్ వద్ద లోడ్ రెసిస్టర్ R ని కనెక్ట్ చేసి ఒక అమ్మీటర్ను ను గనక జోడిస్తే కరెంట్ i యొక్క విలువను కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ సరళమైన సర్క్యూట్ కు గనక 10వోల్ట్ ఇన్పుట్ ను వర్తింపజేస్తే మనకు 2A కరెంటు లభిస్తుంది అలాగేఒక వేళ వోల్టేజ్vsఅన్నది 1వోల్ట్ అయితే ఇది లీనియర్ సర్క్యూట్ అయినందువల్ల ఎటువంటి ప్రయోగము చేయకుండానే మనం కరెంట్ విలువ 0 2 A అని నేరుగా చెప్పవచ్చు అదే విధంగారెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ 1A అయితే ఇది లీనియర్ సర్క్యూట్ అయినందువల్ల ఇన్పుట్ వోల్టేజ్ విలువ 5 V ఉంటే చాలు అన్న మాట ఎందుకంటె లీనియర్ సర్క్యూట్ అన్నది సజాతీయ లక్షణాన్ని అనుసరిస్తుంది గనక ఈ సజాతీయ లక్షణం ఏమి చెబుతుందంటే మీరు కొన్ని పారామితులు గనక K ద్వారా స్కేల్ అప్ లేదా స్కేల్ డౌన్ చేస్తే ఇన్పుట్ అవుట్పుట్ సంబందాలలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టిఇన్పుట్ ను స్థిరమైన విలువ K ద్వారా పెంచడం గాని తగ్గించడం గాని చేస్తే అవుట్పుట్ కూడా అదే స్థిరమైన విలువ K ద్వారా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది మనము ఇంతవరకు చర్చించిన సరళత సంకలితం మరియు సజాతీయత లక్షణాలను అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్vs12 V లేదా వోల్టేజ్ 24V అయినప్పుడు 4 Ohms రెసిస్టర్ ద్వారా ప్రవహించేకరెంట్ విలువను మనం కనుక్కోవాలి కాబట్టి సజాతీయత విషయంలో మనం చేయవలసినది ఇదే ఈ రకమైన సర్క్యూట్లను పరిష్కరించడానికిమనము మెష్ విశ్లేషణ గురించి గత వారంలో తెలుసుకోవటం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెష్ విశ్లేషణను వర్తింపజేసి కరెంటు I0 విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ముందుగా మనము vs12 volt తీసుకొని 2 లూప్ లకు KVL వర్తిద్దాము అలాగే మెష్కరెంటులను i1 మరియు i2 లు గా భావిస్తే ఈ ప్రత్యేకమైన మెష్ ల కోసం ఈ విధంగా వ్రాయవచ్చు 12i1 4i2vs0 4i116i2 3vx vs0 ఇప్పుడు మీరు గమనిస్తే v x విలువ యెంత అవుతుంది vx2i1 కాబట్టిసమీకరణాన్ని ఈ విధంగా వ్రాయవచ్చు 10i116i2 vs0 పై రెండు సమీకరణాలు ఉపయోగించి పరిష్కరిస్తే i2vs76 లభిస్తుంది అలాగే vs12 V తీసుకొంటే I0i21276 A లభిస్తుంది ఇప్పుడు Vs 24V కోసం మళ్ళీ లెక్కించాల్సిన అవసరం లేదు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ ఒక సరళమైన సర్క్యూట్ అని మీకు తెలుసు కాబట్టిమీరు చేయవలసిందల్లా సజాతీయ లక్షణాన్ని ఉపయోగించి vs24Vఅయినప్పుడు I0 విలువ 2476A అవుతుందని చెప్పచ్చు కాబట్టిసజాతీయ లక్షణం కారణంగాసోర్స్ ల యొక్క విలువ రెట్టింపు అయినప్పుడుI0విలువ కూడారెట్టింపుఅవుతుందన్నమాట ఇప్పుడుసూపర్పొజిషన్ సిద్ధాంతంఅనే ఒక ముఖ్యమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం ఒక సర్క్యూట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర మైన సోర్సెస్ ఉంటే వోల్టేజ్ మరియు కరెంట్ వంటి నిర్దిష్ట వేరియబుల్స్ విలువలను మెష్ విశ్లేషణ లేదా నోడల్ విశ్లేషణ ఉపయోగించి కనుగొనవచ్చు అని మనం గతంలో తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు ప్రతి వోల్టేజ్ లేదా కరెంట్ వేరియబుల్ యొక్క విలువలను గుణించటం కోసం ప్రతి స్వతంత్రమైన సోర్స్ ని విడిగా తీసుకోని వోల్టేజ్ లేదా కరెంట్ విలువలను కనుగొని ఆపై తుది విలువను పొందటానికి వాటిని జోడిస్తే సరిపోతుంది ఈ విధంగా ప్రతి స్వతంత్రమైన సోర్స్ యొక్క సహకారాన్ని విడిగా నిర్ణయించి జోడించటాన్నే సూపర్ పొజిషన్ సిద్ధాంతం అని చెప్పవచ్చు కాబట్టిసూపర్పోజిషన్ సిద్ధాంతంలో ఏమి చేస్తామంటే ప్రతి స్వతంత్ర మైన సోర్స్ కూడా విడిగా పనిచేయుట వలన లభించిన వోల్టేజ్ ల ఒక్క బీజగణిత మొత్తాన్ని మనం మూలకం అంతటా గల వోల్టేజ్ గా పరిగణించవచ్చు అన్న మాట కాబట్టి సూపర్ పొజిషన్ సిద్ధాంతం యొక్క పూర్తి లక్షణం ఏమిటంటే మీ వద్ద గల నెట్వర్క్లో బహుళమైన వోల్టేజ్ సోర్స్ లు గాని కరెంట్ సోర్స్ లు గాని ఉంటే మీరు ప్రతిసారి ఒకొక్క సోర్స్ ని మాత్రమే తీసుకోని మీకు ఆసక్తి గల మూలం ద్వారా ప్రవహించే కరెంట్ లేదా వోల్టేజ్ను కనుగొని ఈ విధంగా లభించిన విలువలను జోడిస్తే మనకు కావలసిన వేరియబుల్ యొక్క తుది విలువ లభిస్తుందన్నమాట అది వోల్టేజ్ గాని కరెంట్ గాని ఏదైనా కావచ్చు ఎందుకంటే సూపర్పొజిషన్ సిద్ధాంతం అన్నది సరళ లక్షణాన్ని అనుసరిస్తుంది కాబట్టిసర్క్యూట్ను పరిష్కరించడానికి మీరు సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు సజాతీయత మరియు సంకలితం రెండు లక్షణాలు వర్తింప చేయాలి అన్న మాట కాబట్టి సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఎక్కువగా బహుళమైనటువంటి స్వతంత్ర సోర్స్ లు కలిగినటువంటి సరళమైన సర్క్యూట్ను విశ్లేషించటానికి చక్కగా ఉపయోగించవచ్చు అయితే ఈ సిద్ధాంతాన్ని వర్తింప చేయడానికి ముందు 2 విషయాలను గుర్తుంచుకోవాలి అవి ఏమిటంటే సర్క్యూట్ను పరిష్కరించటానికి ముందుగా ఎల్లప్పుడూ ఒకే ఒక స్వతంత్రమైన సోర్స్ ని మాత్రమే పరిశీలించాలి అదే విధంగా అట్టి సమయములో ఇతర స్వతంత్రమైన సోర్స్ లు అన్ని కూడా ఆపివేయాలిపరిగణించకూడదు అన్న మాట కాబట్టిఅసలు సోర్స్ లను ఆపివేయుట అంటే ఏమిటి వోల్టేజ్సోర్స్ ల విషయంలో అయితే దీనర్థము ఆ ప్రత్యేకమైన వోల్టేజ్సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయుట మరియు కరెంట్ సోర్స్ ను అయితే ఓపెన్ సర్క్యూట్ చేయుట అన్న మాట కాబట్టిఒక వేళ మీ నెట్వర్క్ గనక బహుళమైన వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ లను కలిగి ఉంటె మీరు ప్రతిసారి ఒక సోర్స్ ని మాత్రమే పరిగణన లోకి తీసుకొని ఇతర వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ మరియు కరెంటు సోర్స్ లను ఓపెన్ సర్క్యూట్ చేయాలి అన్న మాట ఇప్పుడు రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధారిత వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ల విషయంలో అయితే మనం స్వతంత్రమైన వోల్టేజ్ కరెంటు సోర్స్ ల విషయంలో లాగా చేయకూడదు అందుకని మీరు వాటిని సర్క్యూట్లోనే ఉంచివేసి ఇతర సర్క్యూట్లను ఏ విధంగా అయితే పరిష్కరిస్తారో అదేవిధంగా నోడల్ అనాలిసిస్లేదా మెష్ ఎనాలిసిస్విధానాలతో పరిష్కరించండి కాబట్టి ఆధారిత వోల్టేజ్ కరెంటు సోర్స్ లు అన్నవి సర్క్యూట్లో చెక్కుచెదరకుండా అలాగే ఉండాలి అన్న మాట కాబట్టిసూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేయుట కోసం ఒకటి మినహాఅన్ని స్వతంత్రమైన సోర్స్ లను ఆపివేసిఏదో ఒక నెట్వర్క్ విశ్లేషణ పరిజ్ఞానాన్నిఉపయోగించి ఆ క్రియాశీల సోర్స్ ద్వారా లభించిన అవుట్పుట్ వోల్టేజ్ లేదా కరెంట్ నుకనుగొనండి ఇతర స్వతంత్రమైన సోర్స్ ల కోసం ఈ రెండు దశలను steps 12 ను పునరావృతం చేసి అన్ని స్వతంత్రమైన సోర్స్ లను విడిగా పరిగణించినప్పుడు లభించిన విలువలను జోడించి కావలిసిన వేరియబుల్స్ యొక్క మొత్తం విలువలను కనుగొనండి తద్వారా మీరు అన్ని స్వతంత్రమైన సోర్స్ ల సహకారం పొందినట్లు అవుతుంది కాబట్టిఈ 4 దశలను ఉపయోగించి సూపర్పోజిషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేయుట ద్వారా సర్క్యూట్ వేరియబుల్స్ను కనుగొనవచ్చు అన్న మాట ఈ సూపర్పొజిషన్ సిద్ధాంతం యొక్క ప్రధానప్రతికూలత ఏమిటంటే ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించునప్పుడు ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది ఎందుకంటె సర్క్యూట్ విశ్లేషణ చేయు ప్రతిసారి కూడా ఒకొక్క సోర్స్ ని ప్రత్యేకంగా తీసుకోని సర్క్యూట్ విశ్లేషణ చేయాలి అన్న మాట అంటే నెట్వర్క్ లో ఎన్ని వివిధమైన స్వతంత్రమైన సోర్స్ లు కలిగి ఉంటే అన్నిటితొ గుణించాలి అన్న మాట ఒక వేళ సర్క్యూట్ లో 3 స్వతంత్రమైన సోర్స్ లు కలిగి ఉంటే మీరు తుది ఔట్పుట్ ను పొందడానికి 3 సర్క్యూట్లను విశ్లేషించి వాటిని మిళితం చేయాలన్నమాట దీనర్ధం ఏమిటంటే ఒకే సర్క్యూట్ ను 3 సార్లు సరళం చేసి విశ్లేషణ చేయాలి ఇక్కడ సరళం చేయుటమంటే మనము విశ్లేషణ చేస్టున్న వోల్టేజ్ సోర్స్ మినహా అన్ని కరెంటు సోర్స్ లను ఓపెన్ సర్క్యూట్ చేసి వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ గావించాలి అన్న మాట కాబట్టిఈ సిద్ధాంతం సర్క్యూట్ విశ్లేషణ నిమిత్తం ఎక్కువ పని కలిపించినప్పటికీ కూడా ఇది అతి క్లిష్టమైన సర్క్యూట్ను కూడా చాలా సరళమైన సర్క్యూట్ గా మార్చివేస్తుంది ఎందుకంటే మీరు వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ ద్వారా మరియు కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి 1 వోల్టేజ్ సోర్స్ లేదా 1 కరెంట్ సోర్స్ ని తీసుకొని బహుళ సర్క్యూట్లను విశ్లేషణ గావించి త్వరగా పరిష్కారం పొందుతున్నారు ఎందుకంటే బహుళ సోర్స్ లు కలిగిన సర్క్యూట్ల విశ్లేషణ తో పోలిస్తే సూపర్పొజిషన్ సిద్ధాంతం వర్తికరించిన సర్క్యూట్ల విశ్లేషణ అతి సరళంగా ఉంటుంది కాబట్టి సూపర్ పొజిషన్ సిద్ధాంతం సరళతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అతి సులభంగా వ్యక్తిగత స్పందనల విశ్లేషణ గావించి తుది ఫలితాన్ని పొందుట చాలా సులబం అన్న మాట మనం వోల్టేజ్ పవర్ మరియు కరెంటు ల మధ్య విరళ సంబంధం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాము కాబట్టిపవర్ విలువను తెలుసుకొనుట కోసం సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని వర్తించలేము ఎందుకంటె ఒక రెసిస్టర్ చే గ్రహించబడిన పవర్ అన్నది ఆ రెసిస్టన్స్ యందలి వోల్టేజ్ మరియు కరెంటు ల మధ్య విరళ సంబంధం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సరే ఇప్పుడు పవర్ విలువను తెలుసుకోవాలనుకొంటే ఏమి చేస్తారు సూపర్పోజిషన్ సిద్ధాంతం సహాయంతో కరెంటు మరియు వోల్టేజ్ విలువలు కనుగొని చివరికి పవర్ విలువను లెక్కించవచ్చు కాబట్టిసాధారణ సమీకరణమైన Ir ను మరియు సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి రెసిస్టర్ అంతటా వోల్టేజ్ విలువను తెలుసుకోవచ్చును మీరు తుదివోల్టేజ్పొందినప్పుడుఈ సమీకరణం pi2Rv2R సహాయంతో పవర్ విలువను లెక్కించవచ్చు కాబట్టిసూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి నేరుగాపవర్ విలువను తెలుసుకొనవలసిన అవసరము లేదు కాబట్టి మీరు V I ల యొక్క సరళ సంబంధాన్ని మరియు సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి సర్క్యూట్ను పరిష్కరించవచ్చు ఇప్పుడు మరొక ఉదాహరణ ద్వారా సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకొందాము ఈ ప్రత్యేక సర్క్యూట్ లో చుస్తే ఇక్కడ 2 సోర్స్ లు ఒక వోల్టేజ్ సోర్స్ మరియు కరెంటు సోర్స్ కలవు ఇప్పుడు మీరు 4 Ohm రెసిస్టర్ యొక్క వోల్టేజ్ ను కనుగొనాలంటే ఈ సర్క్యూట్ను 2 భాగాలుగా విభజించి ముందుగా వోల్టేజ్ సోర్స్ ని తరువాత కరెంటు సోర్స్ ని తీసుకొని సర్క్యూట్ విశ్లేషణ చేయాలి ఒక వేళ ముందుగా వోల్టేజ్ సోర్స్ ని వర్తింపజేసి సర్క్యూట్ విశ్లేషణ చేస్తే 4 ohm రెసిస్టర్ యొక్క వోల్టేజ్ v1 అవుతుంది అలాగే కరెంటు సోర్స్ ని వర్తింపచేస్తే రెసిస్టర్ వద్ద వోల్టేజ్ v2 అవుతుంది ఇది సరళమైన సర్క్యూట్ కావటం వలన 4 ohm రెసిస్టర్ అంతటా తుది వోల్టేజ్ అన్నది v1v2v అవుతుంది కాబట్టి ఒకొక్క సోర్స్ ని విడిగా తీసుకుందాము అంటే ముందుగా వోల్టేజ్ సోర్స్ తీసుకొని కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసి అప్డేట్ అయిన సర్క్యూట్ ను మీరు గమనిస్తే ఇక్కడ 6V ఉంటుంది మరియు 4 Ohm రెసిస్టర్ అంతటా గల వోల్టేజ్ విలువను కూడా కనుగొనాలి ఇది సరళమైన సర్క్యూట్ కాబట్టి KVL ను వర్తింపజెసి వోల్టేజ్ విలువను కనుగొంటే ఈ సందర్భంలో2 V లభిస్తుంది ఇప్పుడు v 2విలువను పొందటాయానికి వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంటు సోర్స్ ని వర్తింపజెసిఈ ప్రత్యేక సందర్భంలో మనము కరెంటు విభజనను ఉపయోగిస్తే 4 Ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ 2 A లభిస్తుంది కాబట్టిఈ సందర్భంలో v 2 యొక్క విలువ 8 V అవుతుంది చివరగా సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే సర్క్యూట్ లో 4 Ohm రెసిస్టన్స్ యొక్క మొత్తం వోల్టేజ్ విలువ 10V అవుతుంది ఇప్పుడు కొంచెం క్లిష్టమైన సమస్యను తీసుకుందాం ఇక్కడ సర్క్యూట్లో 1 డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కలిగినప్పుడు సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేద్దాము ఇక్కడ మీరు గమనిస్తే 1 కరెంట్ సోర్స్ 1 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి 5 Ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు i 0 విలువను తెలుసుకొనుట మన లక్ష్యం కాబట్టిమనము కరెంట్ను విభజిస్తే i0i0i0 అవుతుంది i0 అన్నది 4 A కరెంట్ సోర్స్ద్వారా లభించే కరెంటు అలాగే 20V వోల్టేజ్ సోర్స్ వలన కలిగే కరెంటు i0 అన్నమాట ఇప్పుడుముందుగా i0ను పొందాలంటే ఏమి చేయాలి 20 V వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి అన్నమాట కాబట్టివోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయగా లభించిన ఈ సర్క్యూట్ ని గమనించండి ఇప్పుడు మనం ఆధారిత సోర్స్ లను షార్ట్సర్క్యూట్ లేదాఓపెన్ సర్క్యూట్ చేయలేము అలాగే వాటిని మార్చలేముకూడా కాబట్టివాటిని అలాగే సర్క్యూట్ లో ఉంచి వేద్దాము ఈ వోల్టేజ్ విలువ 5i0 ఎందుకంటేఈ ప్రత్యేక సర్క్యూట్ లో ప్రస్తుతం కరెంటు i0 ప్రవహిస్తుంది అన్నమాట వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనము ఈ సర్క్యూట్ ని విశ్లేషిస్తున్నాము కాబట్టి ఇప్పుడు i0విలువను పొందటానికి మెష్ విశ్లేషణను వర్తింపచేద్దాము మనము గమనిస్తే ఇక్కడ 3 లూప్లు ఉన్నాయి ప్రతి ల్లూప్ కి గూడా KVL ని వర్తింపజేస్తే i1 యొక్క విలువ 4 A అని గమనించవచ్చు అలాగే లూప్ 2 కోసం KVL ని వర్తింపజేస్తే 3i16i2 i3 5i00 సమీకరణం లభిస్తుంది లూప్ 3 కోసంమీరు KVL ఉపయోగించి మెష్ సమీకరణాన్ని వ్రాస్తే 5i1 i210i35i00 లభిస్తుంది ఇప్పుడు ఇది డిపెండెంట్ సోర్స్ లూప్ సమీకరణం మాత్రమే కాబాట్టి కేవలం మెష్ సమీకరణం తో ఈ సర్క్యూట్ను పరిష్కరించలేము గనక ఒక నోడ్ ను తీసుకొని KCL ను వర్తింపజేసి కరెంటు సంబంధాలను తెలుసుకోవాలి అన్న మాట కాబట్టినోడ్ 0 వద్ద మీరు KCL నువర్తిస్తే i3i1 i04 i0 పైన ఉపయోగించిసమీకరణాలు ఉపయోగిస్తే మనకుi 2 మరియు i0లను కలిగిన 2 సమీకరణలు లభిస్తాయి సరళీకృతం చేస్తే i05217A విలువ లభిస్తుంది ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ వలన 5 Ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించిన కరెంటు i0 ఎలా పొందాలి ఇక్కడ 5 Ohm రెసిస్టెన్స్ ద్వారా కరెంటు అన్నది i0 అయితే ఆధారిత సోర్స్ యొక్క విలువ 5i0అవుతుంది ఇప్పుడు మళ్ళీ మెష్ 4కోసం సమీకరణాన్ని వ్రాస్తే 6i4 i5 5i00 లభిస్తుంది అదేవిధంగాలూప్ 5 కోసం మెష్ సమీకరణాన్ని ఇలా వ్రాయొచ్చు i410i5 205i00 ఇక్కడ i4 ఎందువలన 1 Ohm ద్వారా ప్రవహించే కరెంట్i5 ఈదిశలో ఉంది మరియుi4 వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి i4అవుతుంది అన్నమాట ఈ ఓపెన్ రెసిస్టెన్స్ వలన 10i5అవుతుంది ఎందుకంటె ఇక్కడ 3 రెసిస్టన్స్ ల మొత్తం విలువ 10 Ohm కాబట్టి ఈ ఓల్టేజి మూలం కొరకు 20V వోల్టేజ్ సోర్స్ మరియు5i0 అన్నది ఆధారిత వోల్టేజ్ సోర్స్ అన్నమాట ఇప్పుడు i5 అన్నది i0 కి వ్యతిరేకంగా ప్రవహిస్తుంది కాబట్టి i5 i0 అని మీరు గమనించవచ్చు కాబట్టి i5కి బదులుగా i0 అని ఈ సమీకరణం లో సూచించవచ్చు కాబట్టిమనము i5 విలువను ఉంచి ఈ రెండు సమీకరణాలు పరిష్కరిస్తే i0 6017A లభిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేక సర్క్యూట్ ను గనక గమనిస్తే చివరకు i0i0i0 అని తెలుసుకోవచ్చు మీరు i0 మరియు i0 విలువలు కనుగొన్నారు గనక వీటిని జోడిస్తే i0 యొక్క తుది విలువ 0 4076Aఅనిపొందుతారు కాబట్టిఈ విధంగా మీరుసర్క్యూట్ వేరియబుల్ను కనుగొనడానికి సూపర్పొజిషన్ సిద్ధాంతాన్నిఉపయోగించవచ్చు కాబట్టిఈ సందర్భంలో సర్క్యూట్ వేరియబుల్ అన్నది 5 Ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు కనుగొనుటకు సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించాము అందులో భాగంగా మొదట వోల్టేజ్ సోర్స్ ని తీసివేసాము ఆపై కరెంటు సోర్స్ ని కూడా తీసివేసాము కరెంటు విలువ ను గుణించాము ఇలాగ రెండు సందర్భాలలో లభించిన కరెంటు విలువలు మొత్తము విలువ అన్నది చివరకు 5 Ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ గా పరిగణించాము అన్న మాట ఎందుకంటే ఇది సరళ లక్షణాన్ని అనుసరిస్తుంది గనక కాబట్టినేటిసెషన్ ఇంతటితో ముగిద్దాము తదుపరి సెషన్లో మరికొన్ని సిద్ధాంతాల గురించి తెలుసుకొందాము ధన్యవాదములు